ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 37 కు స్వాగతం చివరి మాడ్యూల్ నుండి మనము స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము సంక్లిష్ట వ్యవస్థ యొక్క వివిక్త ప్రవర్తనను తగిన స్థాయిలో సంగ్రహించడానికి ఉపయోగించే బిహేవియరల్ డయాగ్రమ్ లు ఇవి మరియు మనము ఈ రూపురేఖలో ఉన్నాము మనము ఇప్పటికే ఒక స్టేట్ మెషీన్ డయాగ్రమ్ యొక్క వర్టెక్స్ మరియు బిహేవియరల్ స్టేట్ ని కవర్ చేసాము మరియు ఒక స్టేట్ మెషీన్ డయాగ్రమ్ బిహేవియరల్ స్టేట్ స్వభావం కావచ్చు లేదా అది ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ స్వభావం కావచ్చు ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ గురించి మనము ఇంకా చర్చించలేదు బిహేవియరల్ స్టేట్ మెషీన్ పరంగా వేర్వేరు ప్రవర్తనా స్థితులు ఉండవచ్చని మనము చూశాము ఒక ప్రాంతంలో లేదా బహుళ ప్రాంతాలలో చాలా ఉప స్థితు లను కలిగి ఉన్న సరళమైన మిశ్రమంగా ఆర్తోగోనల్గా ఇక్కడ ఏకకాలంలో జరుగుతుంది లేదా సబ్ మెషీన్ స్థితులు ఉండవచ్చు ఈ సందర్భంలో మనం తరువాత సూడో స్టేట్ ల భావనను ప్రవేశపెడతాము మరియు ఈ నమూనాలో ప్రవర్తనా పరివర్తనాల గురించి మాట్లాడుతాము కాబట్టి ఇది మునుపటి మాడ్యూల్లో మనం మూసివేసిన ATM యొక్క స్టేట్ మెషిన్ డయాగ్రమ్ మరియు మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి మరియు పని చేయడానికి ఇప్పటికే ప్రయత్నించారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇందులో ఇది ప్రారంభం మరియు ఇది స్టేట్ మెషీన్ డయాగ్రమ్ యొక్క తుది ముగింపు ముగింపు అని మనం చూడవచ్చు కాబట్టి ఇది ఆఫ్ స్థితిలో ఉన్నప్పుడు మరియు మీరు దాన్ని ఆన్ చేసి స్వీయ పరీక్ష మోడ్లోకి ప్రవేశించవచ్చు మరియు అది సరే అని పరీక్షించబడితే అది నిష్క్రియ స్థితిలోకి వస్తుంది అక్కడ ఎవరైనా కార్డును చొప్పించే వరకు అది అక్కడే ఉంటుంది ఈ సేవలందించే కస్టమర్ స్టేట్లోకి ప్రవేశిస్తుంది ఇది మీరు చూడగలిగిన మిశ్రమ స్థితి అయితే ఇది ఆర్తోగోనల్ కాని మిశ్రమ స్థితి ఇక్కడ ఇది సాధారణ మిశ్రమ స్థితి ఎందుకంటే దీనికి ఒకే ఒక ప్రాంతం ఉంది మరియు ఇక్కడ కార్యకలాపాలు ప్రకృతిలో వరుసగా ఉంటాయి మరియు ఇక్కడ మరి కొన్ని మిశ్రమ స్థితి లు ఉన్నాయి ఈ చిహ్నాలు ఇతర మిశ్రమ స్థితి లు ఉన్నాయని మీకు చూపుతాయి వీటిలో మీరు కస్టమర్ ప్రామాణీకరణ మరియు లావాదేవీల రకమైన స్టేట్ బిహేవియర్ గురించి మరింత వివరిస్తారు ఈ మిశ్రమ స్థితికి రీడ్ కార్డ్ మరియు ఎజెక్ట్ కార్డ్ వలె ఎంట్రీ మరియు నిష్క్రమణ ఉంటుంది అది ఎంట్రీలో రీడ్కార్డ్ చర్య ను నిష్క్రమణ లో ఎజెక్ట్కార్డ్ చర్య ను కలిగి ఉంటుంది మరియు ఈ మిశ్రమ స్థితి యొక్క ఈ కార్యాచరణ యొక్క మొత్తం చర్య దీని ద్వారా చూపబడుతుంది మీరు రద్దు చేస్తే అనేక నిష్క్రమణలు ఉన్నాయి ఇది తిరిగి నిష్క్రియ స్థితికి వస్తుంది అది విఫలమైతే అది సర్వీస్ నుండి బయటకు వెళుతుంది నిర్వహణ సర్వీస్ నుండి బయటపడటం స్వీయ పరీక్ష మరియు మొదలైన వాటి మధ్య విభిన్న పరివర్తనాలు ఉంటాయి కాబట్టి ఈ మోడ్ ప్రవర్తనా స్థాయిలో ATM వ్యవస్థ యొక్క స్థితి పరివర్తనలను సమగ్రంగా నిర్వచించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మనము సూడోస్టేట్స్ లేదా నైరూప్య వర్టెక్స్ గురించి మాట్లాడుతున్నాము ఆలోచన చాలా సులభం మనము స్టేట్ ట్రాన్సిషన్ లేదా స్టేట్ మెషిన్ డయాగ్రమ్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇవి సాధారణంగా స్టేట్ లు ఎలా గీయబడతాయి మరియు వాటి మధ్య మీకు ట్రాన్సిషన్ లు ఉంటాయి ట్రాన్సిషన్ లు కొన్ని సంఘటనలను కలిగి ఉండవచ్చు ట్రాన్సిషన్ తో కొంత చర్య ఉంటుంది కాబట్టి వీటిని వివిధ రకాల ప్రవర్తనా రకాలు అని పిలుస్తారు అని మనం చూశాము మీరు మొత్తం డయాగ్రమ్ ను గ్రాఫ్గా చూస్తే కేవలం ఈ స్టేట్ చిహ్నాలను ఉపయోగించడం ద్వారా మీరు మొత్తం డయాగ్రమ్ ను నిర్వచించలేరు ఉదాహరణకు మీరు తిరిగి వెళ్లి ఈ స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ను పరిశీలించినట్లయితే ఇవన్నీ భిన్నమైన బిహేవియరల్ స్టేట్ లు కానీ వారి పరివర్తనతో మాత్రమే మనము మొత్తం వ్యవస్థను నిర్వచించలేము ఎందుకంటే మనకు ఉదాహరణకు డిస్క్ మోడ్ కూడా అవసరం ఎందుకంటే మీ ప్రారంభంలో ఏమైనా స్టేట్ లేని చోట ఉండాలి అప్పుడు మీ మొత్తం వ్యవస్థ ప్రారంభమవుతుంది అంతకు మించి స్టేట్ లేని చోట ఏదో ఒకటి ఉండాలి కాబట్టి స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లో వర్టెక్స్ లుగా ఉండాలి కానీ బిహేవియరల్ స్టేట్ ని సూచించని ఈ రకమైన స్టేట్ లను సాధారణంగా సూడో స్టేట్స్ అంటారు సూడోస్టేట్లు కూడా చాలా సమాచారాన్ని కలిగి ఉన్నాయని మనము చెబుతాము మరియు మీరు ఈ జాబితాను చూడగలిగినట్లుగా ఉన్నాయి మొత్తం సూడోస్టేట్లు ఉన్నాయి ఇవి పరివర్తనలకు కొంత విశ్రాంతి స్థలాన్ని నిర్వచించడమే కాక పరివర్తనాలు వాస్తవానికి చేయగల కొన్ని విభిన్న మార్గాలను కూడా నిర్వచించాయి కాబట్టి ప్రారంభ సూడోస్టేట్ అంటే మీరు ప్రారంభించే చోటని మనము చూశాము మరియు ఇది బ్లాగుగా చూపబడింది మరియు టెర్మినల్ సూడోస్టేట్ అంటే మీరు ఇంతకు మించి ముందుకు సాగలేరు అని అర్ధం కాబట్టి ఈ స్టేట్ ల అమలు యొక్క ముగింపును సూచిస్తుంది మరియు ఇది వేరే విషయం అయిన స్టేట్ మెషీన్ యొక్క తుది స్థితిగా చూడబడదు ఇది కేవలం అమలు యొక్క ముగింపు కాబట్టి దీని అర్థం పరివర్తన పరంగా ఇంకేమీ పరివర్తన ఉండకపోవచ్చు కాని స్టేట్ మెషీన్ ఇప్పటికీ అమలులో కొనసాగుతోంది మరియు మొదలైనవి కాబట్టి ఇవి మొదటి సరళమైన సూడోస్టేట్లు అప్పుడు మీకు ఎంట్రీ పాయింట్ మరియు ఎగ్జిట్ పాయింట్ సూడోస్టేట్లు ఉన్నాయి కాబట్టి ఎంట్రీ పాయింట్ మరియు ఎగ్జిట్ పాయింట్ సూడోస్టేట్లు ఉన్న ఇది ఒక స్టేట్ మరియు ఇది యూజర్ ఎంట్రీ అని మీరు అంటున్నారు మనము స్టేట్ ల ప్రవేశం మరియు నిష్క్రమణ గురించి మాట్లాడుతాము ఇది ఇక్కడ జరుగుతున్న యూజర్ ఎంట్రీ కాబట్టి ఈ చిహ్నంతో మీరు స్టేట్ కి వాస్తవంగా పరివర్తన చెందడానికి కొంత ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారు నుండి కొంత ప్రవేశం అవసరమని మీరు చూపిస్తారు అదేవిధంగా ఇవి ఉన్నాయి ఇది మరొక స్టేట్ మరియు ఈ గుర్తు వినియోగదారు నిష్క్రమించినట్లు చూపిస్తుంది మరియు ఇక్కడ చూపిన ఈ క్రాస్ మిశ్రమ స్థితి యొక్క స్టేట్ మెషీన్ యొక్క నిష్క్రమణ స్థానం మరియు ఇది బయటకు వెళ్ళే పాయింట్ కాబట్టి ఇవి ప్రాథమికంగా ఎంట్రీ పాయింట్ మరియు ఎగ్జిట్ పాయింట్ సూడోస్టేట్లు ప్రాథమికంగా మరింత అర్ధవంతమైనవి మీకు సమర్పణ స్థితి లేదా మిశ్రమ స్థితి ఉంటే ఈ ఎంట్రీ పాయింట్ ద్వారా మీరు చూపించే చోట మీ ఎంట్రీ మిశ్రమ స్థితి లేదా సమర్పణ స్థితి నుండి బయటకు వెళ్తుంది ఇవి ప్రారంభానికి సమానమైనవి కావు మరియు తుది స్థితి కానీ ఇక్కడ మొత్తం మెషీన్ కి ప్రాథమికంగా నిజం అయిన స్టేట్ మెషిన్ ఈ స్టేట్ లో భాగమైన మిశ్రమ స్థితి నుండి ప్రవేశం మరియు నిష్క్రమణ గురించి మాట్లాడుతున్నారు ఛాయిస్ సూడోస్టేట్లు ప్రాథమికంగా నిర్ణయ భాగాలు వంటివి ఉన్నాయి కాబట్టి పరివర్తన పరంగా ఇది కాపలా స్థితి అయిన కొన్ని షరతుల ఆధారంగా జరగవచ్చు మరియు ఇది డెసిషన్ నోడ్లు మరియు మెర్జ్ నోడ్ల రకానికి చాలా పోలి ఉంటుంది మనము ఆక్టివిటీ డయాగ్రమ్ కోసం చేసాము కాని అవి అర్థవంతంగా సమానంగా ఉంటాయి కాని అవి వేర్వేరు విషయాలను సూచిస్తాయి ఇక్కడ మీరు ఇవి సూడోస్టేట్లు అని చెప్తున్నారు తద్వారా ఈ పరిస్థితిని బట్టి ఈ భాగంలో ఒక పరివర్తన జరుగుతుందని అనుకుంటే ఈ భాగంలోనే జరుగుతుంది లేదా ఈ భాగంలో జరుగుతుంది కాబట్టి మీరు చేస్తున్న ఎంపిక అది మరియు ఎంపిక బైనరీ కానవసరం లేదు ఇది బహుళ ఎంపికలు కావచ్చు మరియు స్టేట్ మెషిన్ గ్రాఫ్లో జరిగే ఇటువంటి వర్టెక్స్ లను ఛాయిస్ సూడోస్టేట్స్ అంటారు ఉమ్మడి ప్రాప్యత ఉండవచ్చని మనకు తెలిసినట్లుగా ఉమ్మడి అమలు ఉండవచ్చు కాబట్టి యాక్టివిటీ డయాగ్రమ్ లో మనకు ఉన్న ఫోర్క్ నోడ్ మరియు జాయిన్ నోడ్ లాగా మనకు స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లో ఫోర్క్ మరియు జాయిన్ సూడోస్టేట్లు ఉంటాయి కాబట్టి ఇది ఫోర్క్ సూడోస్టేట్ అయితే ఇది ఇన్కమింగ్ పరివర్తనను 2 లేదా అంతకంటే ఎక్కువ పరివర్తనాలుగా విభజిస్తుంది వేరే ప్రాంతాలలో లక్ష్య వర్టెక్స్ ల పై ముగుస్తుంది కాబట్టి మనము ఏమి పేర్కొన్నాము మనము ఇక్కడ చూసినట్లుగా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలతో కూడిన మిశ్రమ స్థితిని కలిగి ఉంటే ఈ మొత్తం విషయం ఒక మిశ్రమ స్థితి ఇది ఒక ప్రాంతం ఇది ఈ చుక్కల విభజన ద్వారా వేరు చేయబడిన మరొక ప్రాంతం మరియు ఇది మొత్తం మిశ్రమ స్థితి ఇవి ఉప స్థితి లు S మరియు Q మిశ్రమ స్థితి యొక్క ఉప స్థితి లు మరియు అవి 2 వేర్వేరు ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి మనము చూపించాలనుకుంటే ఈ రెండు ప్రాంతాలలో పరివర్తనాలు కలిసి జరుగుతాయి కనుక ఇది పరివర్తన జరుగుతున్నట్లుగా ఉంటుంది మరియు ఇది ప్రాంతం 1 యొక్క ఉప స్థితి మరియు ప్రాంతం 2 యొక్క ఉప స్థితి పైన ఏకకాలంలో జరుగుతుంది అప్పుడు మనకు ఫోర్కింగ్ పరివర్తన ఉందని లేదా మనకు ఫోర్క్ సూడోస్టేట్ ఉందని చెప్తాము అదేవిధంగా మనకు బహుళ ప్రాంతాలు ఉంటే వివిధ ప్రాంతాల పరివర్తనాలు సాధారణ పరివర్తనాలు విలీనం కావాలి కాబట్టి ఇది ప్రాంతం 1 ఇది ప్రాంతం 2 మరియు అవి కలిసిపోయాయి ఇది మళ్ళీ ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క మెర్జ్ నోడ్ లాగా ఉంటుంది కాబట్టి అవి పరివర్తనాల్లో ఒకే పరివర్తనలో కలిసిపోతాయి కాబట్టి ఈ పాయింట్ దాటి ఇది ఒకే పరివర్తన అవుతుంది కాబట్టి ఇవి స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లో నోడ్ స్టేట్స్ కూడా అయితే ఇవి పరివర్తన పరంగా సమన్వయాన్ని వ్యక్తీకరించడానికి అవసరమైన సూడోస్టేట్లు మనకు ఇతర సూడోస్టేట్లు కూడా ఉన్నాయి ఒకటి జంక్షన్ సూడోస్టేట్ అంటారు ఒక జంక్షన్ సూడో స్టేట్ అంటే మీరు ఒక సమయంలో బహుళ విభిన్న పరివర్తనాల సంగమం చేయడానికి ఒక నకిలీ స్థితిని సృష్టిస్తారు మరియు అందువల్ల అవి విలీనం అవుతాయి మరియు అవి కలిసిపోతాయి మరియు మీకు నిస్సార చరిత్ర సూడోస్టేట్ ఉంది మరియు లోతైన చరిత్ర సూడోస్టేట్ ప్రాథమికంగా కొంత మిశ్రమ స్థితిని దాని అమలు పరంగా నిలిపివేస్తుంది ఆపై అమలు తరువాతి సమయంలో పునఃప్రారంభించబడుతుంది ఇది ఇటీవలి కార్యాచరణ నుండి ఎలా పునఃప్రారంభించబడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది లేదా మీకు 2 రకాల సూడోస్టేట్లు ఉన్నాయని మరియు అవి ఇటీవలి కాన్ఫిగరేషన్ నుండి తిరిగి ప్రారంభమవుతాయి మరియు అవి కూడా స్టేట్ మెషీన్ డయాగ్రమ్ లో భాగం కాబట్టి ఇక్కడ వారికి జాయిన్ జంక్షన్ సూడోస్టేట్ ఉంది ఇక్కడ ఇది వాయిస్ మెసేజ్ అందుకుంటుంది sms మెసేజ్ అందుకుంటుంది ఇది టెక్స్ట్ మెసేజ్ అందుతోంది కాబట్టి జంక్షన్లోని పరివర్తన జంక్షన్ సూడోస్టేట్లో ఉంటుంది అవి ప్రాథమికంగా వారు వాయిస్లో ప్రత్యుత్తరం ఇస్తున్నారా అవి sms పై ప్రత్యుత్తరం ఇస్తున్నారా లేదా ఫ్యాక్స్గా ప్రత్యుత్తరం ఇస్తున్నారా అనే దానిపై ఆధారపడి వివిధ పరివర్తనాల్లోకి వస్తాయి కాబట్టి మీకు అలాంటి సంగమ సందేశం వచ్చినప్పుడల్లా మీకు జంక్షన్ సూడోస్టేట్ ఉందని చెప్తారు కాబట్టి ఇది మరొక ఉదాహరణ కాబట్టి ఇక్కడే మనము ఒక సెమిస్టర్లో నమోదు ప్రక్రియను చూపుతున్నాము కాబట్టి ఇది ప్రారంబం ప్రారంభ నోడ్ మరియు ఇది ఇక్కడ ఉప స్థితి నమోదు ప్రక్రియ ఈ పదం ప్రారంభమైంది కాబట్టి మీరు బోధనకు పరివర్తన చెందుతారు మరియు నమోదు రద్దు చేయబడితే మీరు ఇక్కడకు చేరుకుంటారు మరియు ఇక్కడ ఈ తరగతులు ముగుస్తాయి మీరు ఫైనల్ పరీక్షకు వెళతారు లేకపోతే విద్యార్థి తప్పుకోవచ్చు మరియు మీరు ఇలా చేయవచ్చు ఒకవేళ సెమినార్లో పరిమాణం సున్నా ఉంటే అది తరగతి పరిమాణం సున్నా అవుతుంది అప్పుడు ముగింపుకు చేరుకోండి లేకపోతే ఇది సున్నా కంటే ఎక్కువ అని అర్ధం ఈ విద్యార్థి తప్పుకున్న తర్వాత కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు మీరు తిరిగి వచ్చి బోధన కొనసాగించినప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈ నోడ్ వద్ద జంక్షన్ జరుగుతోందని జంక్షన్ ఇక్కడ జరుగుతోందని మీరు సులభంగా చూడవచ్చు ఇది స్టేట్ మెషిన్ డయాగ్రమ్ యొక్క చివరి సూడోస్టేట్లో కూడా విలీనం అవుతుంది కాబట్టి జంక్షన్ అనేది సూడోస్టేట్లకు మంచి ప్రాతినిధ్యం ఇక్కడ నేను కొన్ని నిస్సార చరిత్ర సూడోస్టేట్ లను చూపిస్తున్నాను నేను వాటిలోకి వెళ్ళలేను నేను ఉంచిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి వాటి చర్చ గురించి నేను వివరించడానికి వెళ్ళడం లేదు మీరు నిజంగా చదివి వాటిని మరింత అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇక్కడ మనకు ఒక చరిత్ర ఉందని చూపిస్తున్నాము కాబట్టి వాషింగ్ మెషీన్ స్టేట్ ట్రాన్సిషన్ వాషింగ్ మెషీన్ కోసం స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ఉంది కనుక ఇది వాషింగ్ స్థితిలో ఉంది అప్పుడు అది ప్రక్షాళన లో ఉంచే స్థితి ఎక్కువ నీరు మీ బట్టలను శుభ్రపరుస్తుంది మరియు చివరకు స్పిన్నింగ్ స్టేట్ చివరకు బట్టల నుండి నీటిని తీసివేస్తుంది మరియు ఇది ప్రారంభ స్థితి ఇది చివరి సూడో స్థితి ఇప్పుడు విద్యుత్ కోత ఉంటే విద్యుత్తు నిలిపివేయబడితే అది పవర్ ఆఫ్ స్టేట్కు వెళుతుంది మరియు మీరు విద్యుత్ శక్తిని పునరుద్ధరించినప్పుడు అది నిస్సార చరిత్ర సూడోస్టేట్కు తిరిగి వస్తుంది అంటే ఆచరణాత్మక పరిస్థితి గురించి ఆలోచించండి మీరు ఒకవేళ వాషింగ్ స్థితిలో ఉన్నప్పుడు విద్యుత్తు నిలిపివేయబడితే అది జరిగితే విద్యుత్ శక్తి తిరిగి వచ్చినప్పుడు మెషీన్ వాషింగ్ స్థితిలోనే పునః ప్రారంభించాలని మీరు కోరుకుంటారు ప్రక్షాళన జరగనందున మెషీన్ తిరుగుతూ ఉండాలని మీరు కోరుకోరు మీరు ప్రక్షాళన స్థితిలో ఉంటే విద్యుత్తు ఆగిపోయినప్పుడు మెషీన్ ప్రక్షాళన స్థితిలో పునఃప్రారంభించాలని మీరు కోరుకుంటారు లేకపోతే మీరు స్పిన్నింగ్లో ఉంటే మీరు స్పిన్నింగ్ స్థితిలో ప్రారంభించాలనుకుంటున్నారు కాబట్టి ఇది చరిత్ర యొక్క ప్రాముఖ్యత కాబట్టి మీరు నిస్సార చరిత్రను గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తారు నిస్సార చరిత్ర మీరు ఉన్న చివరి క్రియాశీల ఉప స్థితి గురించి మరియు మీరు సస్పెండ్ చేయవలసి వచ్చినప్పుడు విద్యుత్తు ఆపివేయబడింది మరియు విద్యుత్ పునరుద్ధరించబడిన తర్వాత మీరు తిరిగి ప్రారంభించినప్పుడు మీరు చివరి కార్యాచరణలో పునఃప్రారంభించండి అది మీకు ఉన్న నిస్సార చరిత్ర దీనికి విరుద్ధంగా మీరు లోతైన చరిత్ర సూడోస్టేట్ ను కలిగి ఉండవచ్చు ఇది చివరి ఉప స్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ ఇది మీరు రవాణా చేసిన ఉప స్థితిల చివరి క్రమం మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను కొన్ని ఉదాహరణలు ఉంచాను దయచేసి వాటి ద్వారా వెళ్ళండి నిస్సార చరిత్ర సూడోస్టేట్కు ఇది మరొక ఉదాహరణ ఇది లోతైన చరిత్ర సూడోస్టేట్ యొక్క ఉదాహరణ కాబట్టి ఈ ప్రదర్శన నుండి దయచేసి వాటి ద్వారా వెళ్లి వాటిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు చివరకు మీరు అనేక ప్రదేశాలలో చూసిన తుది స్థితి అని పిలువబడే ఒక సూడోస్టేట్ ఉంది మరియు మీరు ఈ స్థితికి చేరుకున్న తర్వాత వాస్తవానికి స్టేట్ మెషీన్ డయాగ్రమ్ పూర్తయిందని మీకు తెలుసు మరియు ఈ స్టేట్ మెషీన్ డయాగ్రమ్ కు ఇంక వేరే స్థితి పరివర్తనాలు జరగవు ఇవి మీకు భిన్నమైన సూడోస్టేట్లను చూపించే కొన్ని ఉదాహరణలు కాబట్టి ఇది ప్రారంభ సూడోస్టేట్ ఇది చివరి సూడోస్టేట్ మనం వీటిని క్రమం తప్పకుండా చూస్తున్నాం మనం ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది ప్రారంబం ఇది చివరిది ఇది నిష్క్రమణ సూడోస్టేట్ అని మీరు చెప్పగలరు కాబట్టి ఇది నిష్క్రమణ సూడోస్టేట్ ఇది మిమ్మల్ని సబ్మిషన్ డయాగ్రమ్ నుండి బయటకు తీసుకువెళుతుంది ఇది మరొక టోస్టర్ ఓవెన్ ఉదాహరణను ఉపయోగిస్తోంది కాబట్టి మీరు మొదట సాధారణ బిహేవియరల్ స్టేట్ లను గుర్తించినట్లయితే ఇది సాధారణ బిహేవియరల్ స్టేట్ ఇది సాధారణ బిహేవియరల్ స్టేట్ ఇది సాధారణ బిహేవియరల్ స్టేట్ అని మీరు చూడవచ్చు ఈ స్టేట్ లు పనిచేయడానికి ఇతర స్టేట్ లు అవసరం లేదు వాటిలో ప్రతి ఒక్కటి కొంత ఎంట్రీని మరియు టోస్టింగ్ వంటి నిష్క్రమణ కలిగి ఉంటుంది అనేది మరియు ఎంట్రీ ఆర్మ్ టైమ్ ఈవెంట్ వంటిది ఇది నాకు కావలసిన టోస్ట్ కలర్ అని మీరు చెప్తారు నిష్క్రమణ అనేది ఒక రకమైనది అంటే టోస్ట్ పేర్కొన్న కాలానికి జరిగింది కాబట్టి టైమింగ్ టైమర్ విడదీయబడింది అప్పుడు టోస్టింగ్ ఆగిపోతుంది అప్పుడు మీకు డోర్ ఓపెన్ కోసం ఎంట్రీ ఉంది ఇక్కడ అంతర్గత దీపం ఆన్లో ఉంటుంది మరియు నిష్క్రమణ ఉంది ఇక్కడ అంతర్గత దీపం ఆఫ్లో ఉంటుంది మీరు టోస్టర్ ను తెరిస్తే అప్పుడు అంతర్గత దీపం ఆన్లో ఉంటుంది కాబట్టి మీరు లోపలికి చూడవచ్చు మరియు మీరు తలుపు మూసివేసినప్పుడు ఇది ఆఫ్ అవుతుంది కాబట్టి ఇవి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు కాబట్టి ఇక్కడ మీకు టోస్టింగ్ సూచనలు ఉంటే ఇక్కడ మీరు టోస్టింగ్ చేస్తారు మరియు మీరు దీన్ని ప్రారంభిస్తారు మీరు బేకింగ్ చేయమని ఆదేశించినట్లయితే మీరు ఈ సింపుల్ స్టేట్ మెషీన్తో ప్రారంభిస్తారు కానీ మీకు డోర్ ఓపెన్ ఈవెంట్ వచ్చినప్పుడు మీరు ఈ మిశ్రమ స్థితి వెలుపలకి వెళ్లి తలుపు తెరిచి తలుపు మూసివేసిన తర్వాత మీరు తిరిగి మిశ్రమ స్థితికి వస్తారు కాబట్టి ఇది మిశ్రమ స్థితులు మరియు సూడోస్టేట్లను ఉపయోగించి చూపిస్తుంది నేను వేర్వేరు స్టేట్ మెషీన్ లను ఇక్కడ వివరిస్తాను ఇది మీకు వివరణాత్మక ఉదాహరణ తెలుసుకొనుట కొంచెం ఎక్కువ కాని ఇది చాలా సరళమైన ఉదాహరణ ఇది ఆసక్తికరమైనదిగా నేను భావిస్తున్నాను ఇది ప్రాథమికంగా మనం ఉపయోగించే కాలిక్యులేటర్ను వివరించడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఇది కాలిక్యులేటర్ లాంటిది కాబట్టి మీరు చూస్తే కాలిక్యులేటర్ అంటే ఏమిటి మనం ఎక్కడ ఉంచగలను కాబట్టి నేను 35 ప్లస్ 63 ను 98 కి సమానంగా చేయాలనుకుంటున్నాను కాబట్టి మనం ఏమి చేస్తున్నాము నేను మొదట ఈ అంకెలను ప్రాథమికంగా ఒపెరాండ్ 1 గా ఎంటర్ చేస్తాను తరువాత నేను ఆపరేటర్ ఎంటర్ చేస్తాను ఆపై నేను ఈ అంకెలను ఒపెరాండ్ 2 అని ఎంటర్ చేస్తాను తరువాత నేను ఈక్వల్ టూ ఎంటర్ చేస్తాను అప్పుడు నాకు ఫలితం వస్తుంది అప్పుడు నేను మళ్ళీ మరొక ఆపరేటర్ను ఎంటర్ చెయ్యగలను ఒపెరాండ్ ఎంటర్ చేసి ఫలితాన్ని పొందగలను కాబట్టి ఈ ప్రవర్తన మనము ఫైనైట్ స్టేట్ మెషీన్ డయాగ్రమ్ ప్రకారం వివరించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మీరు దానిని పరిశీలిస్తే ఖచ్చితంగా మీకు ఉప మెషీన్ లు లేదా మిశ్రమ స్థితులు అవసరం ఇవి ఒపెరాండ్లలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి కాబట్టి మీరు ఇక్కడ ఒపెరాండ్ 1 మిశ్రమ స్థితిని కనుగొంటారు కాబట్టి ఇది ప్రారంభించవచ్చు మరియు ఇది వేర్వేరు సాధారణ స్థితులను కలిగి ఉంటుంది 0 ఇంట్ మరియు ఫ్రాక్షన్ 0 మీరు 0 ను ఎంటర్ చేసినప్పుడు ఉంటుంది ఇంట్ అనేది మీరు 1 నుండి 9 వంటి వాటితో ప్రారంభించి 0 లేదా 1 నుండి 9 వరకు ఏదైనా నమోదు చేస్తారు ఫ్రాక్షన్ అనేది ఓక డెసిమల్ సంఖ్య కాబట్టి మీరు ఒక పాయింట్ ఎంటర్ చేస్తే మీరు దాన్ని పొందుతారు మీరు 0 ను పొందినట్లయితే మీరు ఈ సాధారణ స్థితిలో ఉన్నారు మీకు 1 నుండి 9 వస్తే మీరు ఈ సాధారణ స్థితిలో ఉన్నారు మీకు పాయింట్ వస్తే మీరు ఈ సాధారణ స్థితిలో ఉన్నారు అని అర్ధం మధ్యలో మీరు ఈ సాధారణ స్థితిలో ఉంటే మీకు 1 నుండి 9 అంకెలు లభిస్తాయి మీరు దీనికి వస్తారు మరియు మీరు దానిలోనే ఉంటారు మరియు మీకు ఒక పాయింట్ వస్తే మీరు ఈ స్థితికి చేరుకుంటారు కాబట్టి మీరు ఈ ఒపెరాండ్ 1 యొక్క మిశ్రమ స్థితిని పరిశీలిస్తే మీరు ఒపెరాండ్ యొక్క విభిన్న అంకెలను ఎలా నమోదు చేస్తారో ప్రాథమికంగా మోడల్ చేస్తుంది కాబట్టి మీరు ఒక ఒపెరాండ్ 2 ను కలిగి ఉంటారు ఇది రెండవ ఒపెరాండ్ యొక్క వివిధ అంకెలను మీరు ఎలా నమోదు చేయాలో మోడల్ చేస్తుంది కాబట్టి మనము దీన్ని మళ్ళీ వ్రాస్తే మొత్తం చర్యకు నేను ఒపెరాండ్ 1 ను ఎంటర్ చేస్తాను ఇది ప్రాథమికంగా దీన్ని చేస్తుంది మరియు అప్పుడు నేను ఆపరేటర్ ఎంటర్ చేస్తాను కాబట్టి ఈ మిశ్రమ స్థితి ఆపరేటర్పై పరివర్తనను కలిగి ఉంటుంది ఇది ప్రాథమికంగా మరొక సాధారణ స్థితి ఇది ఆపరేటర్ ఎంటర్ చేసి దాని నుండి ఇది ఎంటర్ చేయబడి ఉంటే మరియు దాని నుండి మీకు మళ్ళీ పరివర్తనాలు ఉన్నాయి ఇది మిమ్మల్ని తదుపరి రెండవ ఒపెరాండ్లో తీసుకునే రెండవ మిశ్రమ స్థితికి తీసుకెళుతుంది మరియు మీరు ఈక్వల్ టూ నొక్కితే అది ప్రాథమికంగా మీరు మూల్యాంకనం చేస్తున్నారని మరియు లోపం ఉందా అని తనిఖీ చేస్తుంది ఒకవేళ లోపం ఉంటే అది మీకు లోపం ను ఇస్తుంది ఉదాహరణకు మీకు దీన్ని ఇచ్చారని అనుకుందాం అప్పుడు ఇది లోపం ను ఇస్తుంది కాబట్టి ఇది లోపానికి వెళ్లి ఈ సాధారణ లోపం స్థితికి వెళుతుంది లేకపోతే అది ఫలితాన్ని చూపించే ఫలిత స్థితికి వెళుతుంది అందువల్ల మీకు ఇక్కడ 98 చూపిస్తుంది మరియు దీనిపై మీరు నిజంగానే అన్నింటినీ ప్రారంభించి క్రొత్త వ్యక్తీకరణను నమోదు చేయవచ్చు లేదా మీరు ప్లస్ 2 అని చెప్పగల ఆపరేటర్ను ఇవ్వవచ్చు మీరు ఒక ఆపరేటర్ను ఇస్తే అది ఆపరేటర్ సాధారణ స్థితికి వస్తుంది మరియు తరువాత ఇది ప్రవేశిస్తుంది అప్పుడు మీరు మళ్ళీ రెండవ ఒపెరాండ్ను నమోదు చేయవచ్చు మొదటి ఒపెరాండ్ అప్రమేయంగా ఫలితాలతోనే ఉంటుంది ఆపై మీరు చేయగలిగే విధంగా మరిన్ని వివరాలు ఉన్నాయి మరియు మీరు చూస్తే ఏమి జరుగుతుందో వివరాలు ఉన్నాయి స్పష్టమైన ఎంట్రీ సహజంగానే మీరు మొత్తం రీసెట్ చేసిన మొత్తాన్ని క్లియర్ చేస్తే కాలిక్యులేటర్ యొక్క సిద్ధంగా ఉన్న స్థితికి తిరిగి వెళుతుంది సాధారణ కార్యకలాపాలు మరియు మిశ్రమ స్థితి లు మరియు పరివర్తనాలు మరియు విభిన్న సూడోస్టేట్లను ఉపయోగించి ఈ పద్ధతిలో ఒక స్టేట్ మెషీన్ డయాగ్రమ్ ప్రకారం కాలిక్యులేటర్ యొక్క కార్యకలాపాలను చాలా చక్కగా వర్ణించవచ్చని మీరు చూడవచ్చు మీకు ఈ సూడోస్టేట్లు ఉన్నాయి ఇక్కడ మీరు ప్రాథమికంగా ఏది వెళ్తుందో మీకు చెప్పే ఛాయిస్ స్టేట్ లు కాబట్టి సిస్టమ్ యొక్క డైనమిక్ ప్రవర్తన వివిక్త ప్రవర్తనను చాలా సరళమైన పద్ధతిలో సంగ్రహించడానికి స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లు నిజంగా శక్తివంతమైనవని అర్థం చేసుకోవడానికి నేను మీకు వివిధ రకాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను సూడోస్టేట్లతో పాటు మీకు ప్రవర్తనా పరివర్తన ఉంది పరివర్తన అనేది మనం ఇప్పటికే చూసిన సోర్స్ వర్టెక్స్ కి మరియు టార్గెట్ వర్టెక్స్ కి మధ్య నిర్దేశిత సంబంధం కాబట్టి ఇవి భిన్నమైన పరివర్తనాలు కాబట్టి అధికారికంగా వీటిని ప్రవర్తనా పరివర్తనాలు అని పిలుస్తారు ఇక్కడ ఇది సోర్స్ వర్టెక్స్ మరియు ఇది టార్గెట్ వర్టెక్స్ ఈ పరివర్తనకు ఇది సోర్స్ వర్టెక్స్ ఇది టార్గెట్ వర్టెక్స్ మరియు పరివర్తనాలకు కొన్ని షరతులు ఉండవచ్చు పరివర్తన తీసుకునేందుకు కొన్ని ప్రారంభ షరతులు ఉండవచ్చు తదనుగుణంగా నేను స్టేట్ మెయింటెనెన్స్లో ఉన్నాను మరియు వైఫల్యం జరిగిందని అర్థం అయితే ఈ సంఘటన జరిగింది అప్పుడు నేను ఈ ప్రవర్తనా పరివర్తనను ఇతర బిహేవియరల్ స్టేట్ లోకి తీసుకుంటాను కాబట్టి దీని ద్వారా మనం స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ను మొత్తంగా పూర్తి చేయవచ్చు ఒక ఉదాహరణగా నేను చాలా భిన్నమైన స్టేట్ మెషీన్ను ఉంచాను కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉన్న మీ అందరికీ బాగా తెలుసు ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విలక్షణమైన ప్రాసెస్ స్టేట్ మెషిన్ కాబట్టి దీని ప్రాతినిధ్యం కూడా ఇక్కడ మీకు పని చేస్తుంది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే స్టేట్ మెషీన్ డయాగ్రమ్ ల గురించి చర్చించడం మరియు బిహేవియరల్ స్టేట్ లకు మించి ఈ మాడ్యూల్లో మనము అనేక రకాల సూడోస్టేట్ల గురించి మాట్లాడాము మరియు విభిన్న ఉదాహరణలను వివరించాము మరియు ప్రవర్తనా పరివర్తనాల గురించి కూడా మాట్లాడాము మరియు మనము తదుపరి మాడ్యూల్ ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ల గురించి మాట్లాడడం కొనసాగిస్తాము